ఈరోజు సెషన్లో మనము మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ గురించి చర్చిస్తాము ఈ అంశం గురించి మన చర్చను ప్రారంభిద్దాం ప్రాథమికంగా మనము ఇప్పటివరకు చర్చించిన సర్క్యూట్లు కండక్టివ్లీ కపుల్డ్ ఒక లూప్ కారణంగా దాని పొరుగు లూప్ కరెంట్ కండక్షన్ కూడా ప్రభావితమవుతోంది అంటే రెండు లూపులు కలిసి ఉమ్మడిగా ఉంటాయి మరియు కరెంట్ ఒక లూప్ నుండి మరొకదానికి ప్రవహిస్తోంది ఇప్పుడు ఈ సందర్భంలో రెండు లూప్ లు విద్యుత్తుతో అనుసంధానించబడి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాని వాటిలో ఒకటి ఉత్పత్తి చేసే అయస్కాంత క్షేత్రం ద్వారా అవి కలిసి ఉంటాయి అలాంటి సందర్భాలలో మనము ఆ రకమైన సర్క్యూట్ కాంబినేషన్స్ లను చూసినప్పుడు మనము వాటిని మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ అని పిలుస్తాము దీనికి అత్యంత సాధారణ ఉదాహరణ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే విద్యుత్ పరికరం మాగ్నెటిక్ కప్లింగ్ కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్ చేయబడిందో అలాగే ఇది ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కు ఎనర్జీ ని బదిలీ చేయడానికి మాగ్నెటిక్ కపుల్డ్ కాయిల్ లను ఉపయోగిస్తుంది ట్రాన్స్ఫార్మర్లు పవర్ సిస్టమ్ నెట్వర్క్ యొక్క కీ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఎందుకంటే మనం వోల్టేజ్ స్థాయిని మార్చవలసి వచ్చినప్పుడు మీరు పవర్ సిస్టమ్ నెట్వర్క్లోకి స్టెప్పింగ్ అప్ లేదా స్టెప్పింగ్ డౌన్ చేస్తున్నారని అర్థం ఆ సందర్భాలలో మీకు ట్రాన్స్ఫార్మర్ అవసరం ఇప్పుడు మొదటగా మ్యూచ్యువల్ ఇండక్టెన్స్ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు రెండు కండక్టర్లు లేదా రెండు కాయిల్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని మీరు చెప్పగలిగినప్పుడు ఒక కాయిల్లో కరెంట్ వల్ల కలిగే మాగ్నెటిక్ ప్లగ్లు ఇతర కాయిల్తో అనుసంధానించబడతాయి మరియు తద్వారా ఇది రెండవ కాయిల్లోని వోల్టేజ్ను ప్రేరేపిస్తుంది మరియు ఈ ప్రత్యేక ఫెనామెనానే మ్యూచ్యువల్ ఇండక్టెన్స్ అంటారు ఇప్పుడు ముందుగా కాయిల్కు N నంబర్ టర్న్స్ ఉన్న సింగిల్ ఇండక్టర్ని ఇప్పుడు పరిశీలిద్దాం కరెంట్ కాయిల్ గుండా ప్రవహించేటప్పుడు మాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి ఉత్పత్తి చేయబడిన ఫ్లక్స్ కారణంగా మీకు వోల్టేజ్ v ప్రేరేపించబడుతుంది ఇప్పుడు వోల్టేజ్ ఎలా ప్రేరేపించబడుతుంది ఎందుకంటే మీరు ఫెరడేస్ లా గుర్తుంచుకుంటే కాయిల్లో ప్రేరేపించబడిన వోల్టేజ్ టర్న్స్ సంఖ్యకు మరియు మాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క మార్పు రేటుకు ప్రపోర్షనల్ గా ఉంటుందని పేర్కొంది కాబట్టి మనం ప్రేరిత వోల్టేజ్ను ఎలా వ్రాయగలం vNddt ఇప్పుడు ఫ్లక్స్ కరెంట్ i ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి కరెంట్ విలువలో ఏదైనా చిన్న మార్పు విలువ లో మార్పు కు కారణం అని కూడా మనం చెప్పగలం కాబట్టే ఈ ప్రత్యేక ఈక్వెషన్ మనం దీని క్రమాన్ని మార్చవచ్చు మరియు ఇలా వ్రాయవచ్చు vNddididtLdidt ఈ ఈక్వెషన్ ఇప్పుడు ఇండక్టర్స్ కు వోల్టేజ్ మరియు కరెంట్ సంబంధాన్ని చెబుతుంది ఇప్పుడు ఈ ఇండక్టెన్స్ను సాధారణంగా సెల్ఫ్ ఇండక్టెన్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది కాయిల్లో ప్రేరేపించబడిన వోల్టేజ్ అదే కాయిల్ లో టైమ్ వేరీయింగ్ కరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మనం 2 కాయిల్లను పరిశీలిద్దాం మరియు వాటికి సెల్ఫ్ ఇండక్టెన్స్లు L1 మరియు L2 ఉన్నాయని అనుకుంటాము మరియు రెండు కాయిల్స్ ఒకదానితో ఒకటి సామీప్యంలో ఉంచబడతాయి ఇప్పుడు కాయిల్ 1 లో N1 టర్న్స్ ఉంటే కాయిల్ 2 లో ఈ ప్రత్యేక సందర్భంలో N2 టర్న్స్ కలిగి ఉంటుంది సింప్లిసిటీ కొరకు రెండవ ఇండక్టర్ లో కరెంట్ ఉండదని అనుకుందాం కాబట్టి ఇప్పుడు కాయిల్ 1 నుండి వచ్చే మాగ్నెటిక్ ఫ్లక్స్ 1లో 2 భాగాలు ఉంటాయి ఇవి కాయిల్ 1 ను మాత్రమే లింక్ చేస్తాయి ఈ కాయిల్లో ఉత్పత్తి అయ్యే మాగ్నెటిక్ ఫ్లక్స్ 11 ను కలిగి ఉంటే ఇది కాయిల్ 1 కి మరియు మరొక భాగం 12కి లింక్ అవుతుంది ఇది రెండవ కాయిల్కు కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలిగేది మొత్తం ఫ్లక్స్ విలువ 11112 అని చెప్పవచ్చు ఇప్పుడు రెండు కాయిల్స్ భౌతికంగా వేరు చేయబడ్డాయని మనకు తెలుసు అవి విద్యుత్తుతో అనుసంధానించ బడలేదు కాబట్టి అవి కేవలం మాగ్నెటికల్లీ కపుల్డ్ అని మనం చెప్పగలం ఇప్పుడు ఫ్లక్స్ 1 కాయిల్ 1 ను లింక్ చేస్తుంది ఇందువలన మీరు ఫిగర్ చూసినట్లయితే 1 ఫ్లక్స్ విలువ 1112 లోకి చూస్తే ఇది ఈ ప్రత్యేకమైన కాయిల్ను పూర్తిగా అనుసంధానిస్తుంది కాబట్టి కాయిల్ 1 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ను మనం వ్రాసి నట్లైతే v1N1d1dtN1d1di1di1dtL1di1dt ఇక్కడi1అనేది కాయిల్ 1 లో కరెంట్ మరియు L1అనేది కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫ్లక్స్ 12మాత్రమే కాయిల్ 2 ను లింక్ చేస్తుంది కాబట్టి కాయిల్ 2 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ విలువ v2N2d12dtN2d12di1di1dtM21di1dt కాయిల్ 1 కు సంబంధించిన వరకు M21 అనేది కాయిల్ 2 యొక్క మ్యూచ్యువల్ ఇండక్టెన్స్ అవుతుంది ఇప్పుడు M21 లో వ్రాయబడిన 21 సబ్స్క్రిప్ట్ కాయిల్ 1 లో కరెంట్ ప్రవాహం కారణంగా కాయిల్ 2 లో ప్రేరేపించబడిన వోల్టేజ్కు ఇండక్టెన్స్ సంబంధం ఉందని సూచిస్తుంది ఇప్పుడు కాయిల్ 2 ద్వారా వెళ్తున్న కరెంట్ i2 ప్రవాహాన్ని పరిశీలిద్దాం కాబట్టి మీరు ఇప్పుడు స్లైడ్లోని బొమ్మను చూస్తేi2 కాయిల్ 2 కు అనుసంధానించబడిన కరెంట్ సోర్స్ కరెంట్ కాయిల్ i2 ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ 2 మళ్ళీ 2 భాగాలను కలిగి ఉంటుంది 22 అనేది 1 భాగం మరియు ఇది రెండవ కాయిల్ను మాత్రమే లింక్ చేస్తుంది 21రెండు కాయిల్ లను లింక్ చేస్తుంది కాబట్టి మీరు 22122 అని చెప్పవచ్చు ఇప్పుడు మళ్లీ కాయిల్ 1 సందర్భంలో లాగా ఈ విషయంలో కూడా 2 కాయిల్ 2 తో పూర్తిగా లింక్ అవుతుందని చూస్తాము మనం ఇలా వ్రాయవచ్చు v2N2d2dtN2d2di2di2dtL2di2dt ఇక్కడ i2 కాయిల్ 2 లో కరెంట్ మరియు L2 కాయిల్ 2 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫ్లక్స్ 21 కాయిల్ 1 కు మాత్రమే లింక్ అయి ఉంటుంది కాబట్టి కాయిల్ 1 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ v1N1d21dtN1d21di2di2dtM12di2dt M12 అనేది కాయిల్ 2 కు సంబంధించినంత వరకు కాయిల్ 1 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇప్పుడు ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఒక ఇండక్టర్ యొక్క పక్క ఇండక్టర్ అంతటా వోల్టేజ్ను ప్రేరేపించే సామర్ధ్యం కాబట్టి ఇది మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తుంది దీనిని హెన్రీలో కొలుస్తారు లేదా సంక్షిప్తంగా మీరు క్యాపిటల్ H గా వ్రాయవచ్చు ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఎల్లప్పుడూ పాజిటివ్ పరిమాణంగా ఉన్నప్పటికీ Mdidt గా సూచించబడే మ్యూచువల్ వోల్టేజ్ ఇది పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉండవచ్చు కాబట్టి సెల్ఫ్ ఇన్డ్యూస్డ్ Ldidt లా కాకుండా అంటే Ldi dt ఉపయోగించి మీరు పొలారిటీ కనుక్కోవచ్చు అయితే ఎలా అంటే వోల్టేజ్ యొక్క పొలారిటీ మరియు రేఫెరెన్స్ పొలారిటీ యొక్క సరైన డైరక్షన్ ద్వారా మీరు పొలారిటీ ను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోవచ్చు మన మొదటి వారంలో మనము పాసివ్ సైన్ కన్వెన్షన్ గురించి చర్చించినట్లు మీకు గుర్తుంటే మీరు ఆ చర్చను ఉపయోగించి ఈ సందర్భం లో సెల్ఫ్ ఇన్డ్యూస్డ్ అది Ldidt ఇప్పుడు మ్యూచువల్ వోల్టేజ్ యొక్క పొలారిటీ అయిన Mdidt కోసం ఇది అంత సులభం కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు నాలుగు టెర్మినల్స్ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి కాయిల్ 1 యొక్క రెండు టెర్మినల్స్ మరియు కాయిల్ 2 యొక్క రెండు టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి మనకు నాలుగు టెర్మినల్స్ ఉన్నందున మనం మ్యూచువల్ వోల్టేజ్ యొక్క పొలారిటీ ను తెలుసుకోవడానికి పాశివ్ సైన్ కన్వెన్షన్ ను నేరుగా ఉపయోగించలేము ఇప్పుడు కాయిల్ యొక్క ధోరణిని పరిశీలించడం ద్వారా రెండు కాయిల్స్ భౌతికంగా కట్టుబడి ఉన్న మార్గాన్ని పరిశీలించి మ్యూచువల్ వోల్టేజ్ కోసం సరైనపొలారిటీ ను కనుగొనడానికి లెంజ్ లా తో పాటుగా కుడి చేతి నియమాన్ని వర్తింపజేయడం ద్వారా Mdidt కొరకు సరైన పొలారిటీ ఎంపిక చేయబడుతుంది కాయిల్ యొక్క నిర్మాణ వివరాలను కాయిల్ రెండూ ఫిజికల్ గా ఎలా కట్టుబడి ఉన్నాయో చూపించడం అంత సులభం కానందున మనం ఏమి చేయాలి మనము సాధారణంగా మా సర్క్యూట్ అనాలిసిస్ కోసం డాట్ కన్వెన్షన్ను ఉపయోగిస్తాము కాబట్టి ఈ కన్వెన్షన్ ద్వారా మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్స్ యొక్క ప్రతి చివర ఒక డాట్ ను సర్క్యూట్లో ఉంచడం వలన కాయిల్ యొక్క టెర్మినల్లోకి కరెంట్ ప్రవేశిస్తే అది మనకు మాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రవాహం యొక్క దిశను సూచించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కరెంట్ ఎప్పుడు కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుందో అలాగే ఎలా మ్యూచువల్ వోల్టేజ్ ఓరియంటెడ్ అవుతుందో చూపిస్తాము ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ను ఇక్కడ ఉన్న ఫిగర్ సహాయంతో చూస్తే కరెంట్ i1 డాట్లోకి ప్రవేశిస్తున్నట్లు మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మీరు కాయిల్ యొక్క ఓరియంటేషన్ చూసినట్లయితే ఒక చేతి అరచేతిని దీనిలో ఉంచితే మీరు మీ చేతిని ఉంచి మీ వేలిని ఈ విధంగా కాయిల్ కు కట్టుకుంటే అది కాయిల్ వైపు పూర్తిగా వంకరగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా చివర్లో ఉంచినప్పుడు మీ బొటనవేలు ఈ దిశలో ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ బొటనవేలు దిశ మీకు ఎలా మరియు ఏ దిశలో ఫ్లక్స్ తిరుగుతుందో చూపుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్ i1 లోపలికి వెళుతున్నది ఫ్లక్స్ 12 ను కాయిల్ 2 కి క్లాక్ వైస్ డైరక్షన్ లో లింక్ చేస్తుంది అదేవిధంగా కాయిల్ 2 లో కరెంట్ డాట్ లోకి ప్రవేశిస్తుంది మరియు వోల్టేజీల యొక్క పాజిటివ్ పొలారిటీ ఇక్కడ డాట్ కనెక్ట్ అయినప్పుడు కూడా డాట్ అనుసంధానించబడిన చోట పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి మీరు కుడి చేతిని అదేవిధముగా ఉంచినప్పుడు మనము థంబ్ సందర్భంలో చేసినట్లుగానే మీ బొటనవేలు క్రిందికి ఉంటుంది మళ్ళీ 21 క్లాక్ వైస్ డైరక్షన్ గా మొదటి కాయిల్ను లింక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో డాట్ లు ఇప్పటికే ఉంచబడ్డాయి కాబట్టి పరస్పర వోల్టేజ్ యొక్క పొలారిటీ ను నిర్ణయించడానికి డాట్ లను డాట్ కన్వెన్షన్ వెంట ఎలా ఉపయోగించాలనే విషయంలో మనము బాధపడము ప్రేరేపిత మ్యూచువల్ వోల్టేజ్ పొలారిటీ ను మనం ఎలా నిర్ణయించగలమో ఈ పరిస్థితి ఉంటే మనం చూస్తాము ఇప్పుడు డాట్ కన్వెన్షన్ను అర్థం చేసుకుందాం ఒక కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్లోకి ఒక కరెంట్ ప్రవేశిస్తే మొదట రెండవ కాయిల్లోని డాటెడ్ టెర్మినల్ వద్ద రెండవ కాయిల్లోని మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ పొలారిటీ సానుకూలంగా ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ లో కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తే టెర్మినల్ యొక్క డాట్ ల వైపు పాజిటివ్ పొలారిటీ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ కరెంట్ ఒక కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ను వదిలివేస్తే రెండవ కాయిల్లోని మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ పొలారిటీ కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద నెగటివ్ గా ఉంటుంది కాబట్టి కరెంట్ దిశ ఈ దిశ నుండి వ్యతిరేకం మరియు కరెంట్ ఈ వైపు నుండి ప్రవహిస్తుంటే పరస్పర వోల్టేజ్ను ప్రేరేపించే వోల్టేజ్ యొక్క పొలారిటీ ఇలా ఉంటుంది కాబట్టి రెండవ కాయిల్ యొక్క రెండవ డాట్ లోని మ్యూచువల్ వోల్టేజ్ రెండవ కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద ప్రతికూలంగా ఉంటుంది అందువల్ల మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ పొలారిటీ కరెంట్ను ప్రేరేపించే రిఫెరెన్స్ దిశ మరియు కపుల్ కాయిల్ డాట్ లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ పొలారిటీ ను తెలుసుకోవడానికి ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి ఈ ప్రత్యేకమైన ఫెనామెనా ని కొన్ని ఉదాహరణల సహాయంతో అర్థం చేసుకుందాం ఈ ప్రత్యేకమైన ఫిగర్ ను చూద్దాం ఇక్కడ మ్యూచువల్ వోల్టేజ్ v2 విలువ రెఫెరెన్స్ పొలారిటీ v2 మరియు i1 దిశ ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి మీరు కరెంట్ i1 చూసినట్లయితే డాట్ లోపల ప్రవహిస్తున్నట్లు మీరు చూస్తే v2 కొరకు రిఫరెన్స్ పొలారిటీ రెండవ వైపు టెర్మినల్ యొక్క డాట్ ల వైపు పాసిటివ్ గా ఉంటుంది ఎందుకంటే కాయిల్ 1 యొక్క డాటెడ్ టెర్మినల్లోకి i1 ప్రవేశిస్తుంది మరియు కాయిల్ 2 యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద v2 పాజిటివ్ గా ఉంటుంది మ్యూచువల్ వోల్టేజ్ Mdi1dt పాసిటివ్ అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు i1 కాయిల్ 1 యొక్క డాటెడ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తోంది కాని కాయిల్ 2 యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద v2 నెగటివ్ గా ఉంటుంది ఎందుకంటే v2 యొక్క పొలారిటీ డాటెడ్ టెర్మినల్కు వ్యతిరేకం కాబట్టి మ్యూచువల్ వోల్టేజ్ Mdi1dtఅవుతుంది ఇప్పుడు అదేవిధంగా రెండవ కాయిల్లో కరెంట్ ప్రవహించేటప్పుడు అలాగే కరెంట్ ప్రవాహం i2 రెండవ కాయిల్లో ప్రవహిస్తోంది అంటే i2 డాట్ ను వదిలివేస్తోంది కాబట్టి అది d ను వదిలివేస్తే మ్యూచువల్ ప్రేరిత వోల్టేజ్ విలువ దిగువ టెర్మినల్ వద్ద నెగెటివ్ గా ఉంటుంది మరియు డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటుంది అదేవిధంగా i2 సందర్భం డాట్ నుండి నిష్క్రమించేటప్పుడు అయితే రెండవ వద్ద వోల్టేజ్ పొలారిటీ డాటెడ్ టెర్మినల్ వద్ద మైనస్ కలిగి ఉంటుంది ఆ సందర్భంలో మీ ప్రేరిత మ్యూచువల్ వోల్టేజ్ Mdi2dt అవుతుంది ఇక్కడ మీరు డాట్ నుండి నిష్క్రమిస్తున్నారు మరియు డాట్ వద్ద వోల్టేజ్ యొక్క పొలారిటీ నెగటివ్ గా ఉంటుంది అంటే మీ మ్యూచువల్ ప్రేరేపిత Mdi2dt పాజిటివ్ గా ఉంటుంది కాయిల్స్ విద్యుత్తుతో అనుసంధానించబడిన సర్క్యూట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం కాబట్టి మీరు చూస్తే కాయిల్ L1 L2 కి ఫిజికల్ గా మరియు అయస్కాంతపరంగా అనుసంధానించబడింది ఇప్పుడు ఈ సందర్భంలో కరెంట్ డాట్ లోపలికి వెళుతున్నట్లయితే మరియు ఈ సందర్భంలో మళ్ళీ డాట్ లోపలికి వెళుతున్నట్లయితే మొత్తం ఇండక్టెన్స్ జతచేసే కనెక్షన్ అవుతుంది అదేమిటంటే LL1L22M⇒Series aidingconnection సిరీస్ సహాయక కనెక్షన్ అదేవిధంగా రెండవ సందర్భం లో కరెంట్ i డాట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మరియు ఇక్కడ కరెంట్ i మళ్ళీ డాట్ను వదిలివేస్తున్నప్పుడు అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ వ్యతిరేక దిశగా ఉంటుంది మరియు మొత్తం ఇండక్టెన్స్ మీకుLL1L2 2M గా లభిస్తుంది ఎందుకంటే దీనిని అపోసింగ్ కనెక్షన్ కరెంట్ అంటారు ఒక దిశ నుండి డాట్ లోపలికి వెళుతుంది కాని మరొక వైపు నుండి డాట్ నుండి నిష్క్రమిస్తుంది కాబట్టి ఇప్పుడు మ్యూచువల్ వోల్టేజ్ యొక్క పొలారిటీ ను ఎలా నిర్ణయించాలో మనకు తెలుసు అని చెప్పగలను ఇప్పుడు కొన్ని సర్క్యూట్లను పరిష్కరించనివ్వండి తద్వారా మన సర్క్యూట్ అనాలిసిస్ లో మ్యూచువల్ ఇండక్టెన్స్ ను మీరు ఎలా కలిగి ఉంటారో మనము అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం చూసినట్లయితే సమీపంలో ఉంచబడిన 2 కాయిల్స్ అంతటా 2 వోల్టేజీలు మనకు v1 మరియు v2 ఉన్నాయి కాబట్టి ఇవి రెండు మాగ్నెటికల్లీ కపుల్డ్ కాబట్టి మనము రెండు చర్యలకు ఈక్వెషన్లను వ్రాయడానికి కిర్చాఫ్స్ Kirchoff's వోల్టేజ్ లా ను ఉపయోగించవచ్చు ఈ ప్రత్యేక మ్యాచ్లో కరెంట్ i1 ఈ దిశలో ఉందని చెప్పచ్చు అలాగే i2 ఈ దిశలో ఉంది కాబట్టి కాయిల్ 1 కోసం v1i1R1L1di1dtMdi2dtV1R1jωL1I1jωMI2 ఇప్పుడు ఇక్కడ రెండు సందర్భాల్లో మీ కరెంట్ డాట్ లోపలికి వెళుతున్నందున పొలారిటీ విలువ రెండు వైపులా పాజిటివ్ గా ఉంటుంది అంటే ఈ రెండు కాయిల్స్ యొక్క మాగ్నెటిక్ కప్లింగ్ వల్ల మీకు లభించే మ్యూచువల్ ఇండక్టెన్స్ మ్యూచువల్ వోల్టేజ్ పాజిటివ్ గా ఉంటుంది ఇప్పుడు రెండవ కాయిల్ కోసం మీరు ఇలా వ్రాయవచ్చు v2i2R2L2di2dtMdi1dtV2R2jωL2I2jωMI1 కాబట్టి ఇప్పుడు మనం సర్క్యూట్ యొక్క మొదటి భాగంలో చూపిన చిత్రం ఆధారంగా ఈ సర్క్యూట్ ను పరిగణించే మరొక ఉదాహరణను తీసుకుందాం మనకు మొదటి భాగం లో వోల్టేజ్ V కనెక్ట్ చేయబడింది రెండవ భాగంలో మనకు లోడ్ కనెక్ట్ చేయబడింది ఇప్పుడు కాయిల్ 1 కు కెవిఎల్ను వర్తింపజేద్దాం VZ1jωL1I1 jωMI2 కాయిల్ 2 కు KVL అప్లై చేసినట్లయితే 0ZLjωL2I2 jωMI1 ఇప్పుడు సర్క్యూట్లో I1 మరియు I2 విలువను లెక్కించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ సందర్భంలో మనము 120°వోల్టేజ్ ను వర్తింపజేసాము మరియు రెండవ కాయిల్లో 12 ఓంలను రెసిస్టెన్స్ గా వర్తింపజేసాము మనము మళ్ళీ KVL ని ఉపయోగిస్తాము దీనిని పొందడానికి 12 j4j5I1 j3I20⇒jI1 j3I212 మెష్ 2 కొరకు j3I112j6I20⇒I1I2 మెష్ 2 ఈక్వెషన్ ను మెష్ 1 లో ఉపయోగిస్తే j24 j3I212 ఇందు వలన I2124 j2 04°A కరెంట్ I1విలువ ఇలా ఇవ్వబడుతుంది I12 j4I213 39°A కాబట్టి మళ్ళీ కెవిఎల్ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ రకమైన మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్ సర్క్యూట్లను పరిష్కరించవచ్చు కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మ్యూచువల్ వోల్టేజ్ యొక్క పొలారిటీ ఎలా కనుగొంటారు కాబట్టి దీనితో మనం చెప్పుకున్న మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్ సర్క్యూట్ గురించి చర్చించిన మన నేటి సెషన్ను ముగించవచ్చు వచ్చే సెషన్లో మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్ సర్క్యూట్ల పై మన చర్చను కొనసాగిస్తాము ఇక్కడ మనము మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్ సర్క్యూట్లో నిల్వ చేసిన ఎనర్జీ గురించి చర్చిస్తాము మరియు అప్పుడు మనము ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ను మరియు దాని వివిధ ఈక్వేషన్లు కూడా చూస్తాము ధన్యవాదాలు